శుభాకాంక్షలు మరియు అమలు దశలో TALE మాడ్యూల్ 2 యూనిట్ 12 కు స్వాగతం మునుపటి యూనిట్లో సమర్థత కోసం బోధనా సామగ్రిని సృష్టించే ప్రక్రియను మేము అర్థం చేసుకున్నాము కోర్సు రూపకల్పన అభివృద్ధి దశకు సంబంధించినది కోర్సు రూపకల్పన ఒక నిర్దిష్ట బోధనా వ్యవస్థ రూపకల్పన చట్రంలోనే చేయాలి అనేక ఫ్రేమ్వర్క్లు ఉన్నాయి కాని మేము ADDIE ని అనుసరిస్తున్నాము ADDIE అనేది ADDIE మోడల్ యొక్క 5 దశలు విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి అమలు మరియు మూల్యాంకనం ఇప్పటివరకు మేము విశ్లేషణ ఫలితాలను చూశాము దీనిలో మేము కోర్సు ఫలితాలను సృష్టించాము మరియు వాటిని సామర్థ్యాలుగా వివరించాము రూపకల్పన దశలో మేము అసెస్మెంట్ సమస్యను పరిష్కరించాము మరియు సామర్థ్యాలు మరియు కోర్సు ఫలితాలతో అమరికలో అంచనాను ఎలా ప్లాన్ చేయాలి అభివృద్ధి దశలో మేము ఒక నైపుణ్యం కోసం బోధనా సామగ్రిని ఎలా సృష్టించాలో చూశాము మరియు మేము పదార్థం యొక్క 'స్క్రిప్ట్ మరియు డైలాగ్' దశను ప్రతిపాదించాము దీనిని అనుసరిస్తే బోధనా సామగ్రిని అభివృద్ధి చేయవచ్చు అయితే అభ్యాస సామగ్రి ఎంపికలో ఒకటి మాత్రమే అప్పుడప్పుడు ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకంలో తక్షణమే అందుబాటులో లేని కొన్ని విషయాలను సిద్ధం చేస్తాడు అమలు దశ అమలు దశ యొక్క ఉప ప్రక్రియల గుర్తింపు ప్రతి దశలో కొన్ని ఉప ప్రక్రియలు ఉంటాయి మరియు ఉప ప్రక్రియలు మరియు వాటి క్రమం ప్రత్యేకమైనవి కానప్పటికీ కొన్ని ఉప ప్రక్రియల సమితిని మనం గుర్తించి వాటిని క్రమం చేయాలి ఉప ప్రక్రియల యొక్క ఒక సమితి ఇక్కడ ప్రదర్శించబడింది ఇది మాకు ప్రయోజనకరంగా మరియు ఉపయోగకరంగా ఉంది అమలు దశ అభివృద్ధి దశను అనుసరిస్తుంది కానీ మీరు ప్రతిదాన్ని అమలు చేస్తున్నప్పుడు ఒక కోర్సు సమర్పణ యొక్క ఉదాహరణ నేను 1 సెమిస్టర్లో ఒక కోర్సు ఇచ్చినప్పుడు ఇది ఒక కోర్సును అందించే ఒక ఉదాహరణ కానీ నేను ఈ కోర్సును అందించే ప్రతిసారీ సందర్భం కొద్దిగా భిన్నంగా ఉంటుంది నా కోర్సుకు వచ్చిన విద్యార్థులందరూ మునుపటితో పోలిస్తే ఇప్పుడు భిన్నంగా ఉన్నారు మరియు నేను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లో సంస్థకు సంబంధించి చిన్న మార్పులు ఉండవచ్చు లేదా కొన్ని కొత్త విషయాలు వచ్చి ఉండవచ్చు మరియు నేను కూడా కోర్సు యొక్క కంటెంట్కు స్వల్ప మార్పులు చేయాలనుకుంటున్నాను అందువల్ల ప్రతి సందర్భం సమర్పణ సందర్భాలు మరియు సమర్పణ సమయం ఆధారంగా కొద్దిగా భిన్నంగా ఉంటుంది అమలు దశ యొక్క విభిన్న అంశాలు మరియు ప్రక్రియలు ఉన్నాయి ఒక సిలబస్ రాయడం ఒక కోర్సు నిర్వహించడానికి వనరుల ప్రణాళిక మరియు ప్రణాళికదాని కోసం విద్యార్థులు ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి మారినప్పుడు నేను కలిగి ఉన్న విద్యార్థుల పట్ల నాకు ఒక అనుభూతి ఉండాలి నేను వాటిని టైప్కాస్ట్ స్టీరియోటైప్ చేయలేను ప్రతి బ్యాచ్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది మరియు విద్యార్థుల సామర్ధ్యాల గురించి బోధకుడి అవగాహన మరియు వారి ప్రేరణను తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము ప్రతి ఉపాధ్యాయుడు ఉపన్యాస షెడ్యూల్ ఉపన్యాస ప్రణాళికను సిద్ధం చేయాలి పరిశీలనలు మరియు సూచన నేను క్లాస్ సెషన్ నిర్వహించిన తరువాత నా పరిశీలనలను 2 లేదా 3 వాక్యాలలో రికార్డ్ చేస్తాను కొన్నిసార్లు మేము వివిధ కారణాల వల్ల అదనపు సెషన్లను నిర్వహిస్తాము క్విజ్లు లేదా క్లాస్ టెస్టులు లేదా సెమిస్టర్ పరీక్షలు ముగిసినా ఆ సెమిస్టర్ కోసం ప్రత్యేకంగా అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ప్రతి మదింపు తర్వాత విద్యార్థులకు ఫీడ్బ్యాక్ అసెస్మెంట్ సాధనపై పరిశీలనలు మరియు విద్యార్థుల పనితీరు సెషన్లో విద్యార్థుల అభిప్రాయం విద్యార్థులను ట్రాక్ చేయడం విద్యార్థుల పనితీరును ట్రాక్ చేయాలనుకుంటున్నాము తద్వారా సెమిస్టర్ ముగిసే వరకు వేచి ఉండకుండా కొంచెం అధునాతన చర్య తీసుకోవచ్చు అమలు దశ యొక్క మొదటి అంశం సిలబస్ సిలబస్ అనే పదాన్ని భారతదేశంలో మరియు ఇతర చోట్ల అర్థం చేసుకునే మార్గాలు కొంత భిన్నంగా ఉంటాయి "సిలబస్" అనే పదాన్ని సాధారణంగా కొన్ని ఫ్యాషన్లో నిర్వహించే అంశాల జాబితాగా కొన్నిసార్లు యూనిట్లుగా లేదా కొన్నిసార్లు మీరు కొన్ని పేరాగ్రాఫులుగా విభజించి అంశాలను జాబితా చేసే అంశంగా అర్థం చేసుకుంటారు మీరు కోర్సుతో అనుబంధించబడిన క్రెడిట్ల సంఖ్యను సూచిస్తారు మరియు పాఠ్యపుస్తకాలు మరియు సూచనలను జాబితా చేస్తారు ఏదైనా విశ్వవిద్యాలయాల నుండి ఏదైనా సిలబస్ పుస్తకంలో ఈ విషయం మాత్రమే ఉంటుంది సిలబస్ ఇప్పటికే విద్యార్థులకు తెలిసినందున ఉపాధ్యాయులు దీనిని తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు కోర్సు యొక్క వివరణ గురించి ఏదో ఒక ముద్రిత కాగితం లేదా ఒక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు అన్ని మంచి సంస్థలలో ముఖ్యంగా స్వయంప్రతిపత్త సంస్థలలో ఉపాధ్యాయుడు కోర్సు యొక్క లక్ష్యాల గురించి మరియు అతను ఏమి ఆశిస్తున్నాడో దాని గురించి ఏదైనా వ్రాసే అభ్యాసం ఉంది కానీ మీరు ఈ పత్రాలలో దేనినైనా సర్వే చేస్తే ఎవరూ ప్రత్యేకమైన ఆకృతిని అనుసరించరు అంతర్జాతీయంగా ప్రతి విశ్వవిద్యాలయం సిలబస్ను సమర్పించడానికి ఒక ఫార్మాట్ను నిర్దేశిస్తుంది రాసిన పుస్తకం కూడా ఉంది బాగా వ్రాసిన సిలబస్ అధ్యాపకులను మరియు విద్యార్థులను ఒకేలా మార్గనిర్దేశం చేస్తుంది ముఖ్యంగా ఇది విద్యార్థులకు వారు ఏమి చేయాలో వారు ఏమి చేయాలని భావిస్తున్నారు మరియు మొదలైన వాటికి చాలా స్పష్టంగా తెలుపుతుంది మరియు అధ్యాపకులకు మార్గదర్శకంగా కూడా ఉపయోగపడుతుంది కొంతమంది అధ్యాపకులు తమ అభిమాన అంశాలపై ఎక్కువ సమయం మరియు ఇతర విషయాలపై తక్కువ సమయాన్ని వెచ్చించే ధోరణి ఉంది కొన్నిసార్లు కొన్ని విషయాలను కూడా వదులుతారు సిలబస్ అధ్యాపకులకు మార్గనిర్దేశం చేయాలి ఫ్యాకల్టీ సభ్యులే స్వయంగా సిలబస్ రాస్తారు సిలబస్ వ్రాసి విద్యార్థులకు సమర్పించిన తర్వాత మాత్రమే సెమిస్టర్ సమయంలో అతను దానిని అనుసరిస్తాడు సిలబస్ విద్యార్థులకు కోర్సు యొక్క విస్తృత లక్ష్యం నిర్దిష్ట కోర్సు ఫలితాల గురించి సమాచారాన్ని అందిస్తుంది విద్యార్థి కోర్సు చివరిలో ప్రదర్శిస్తారని బోధనా ప్రణాళిక విద్యార్థులు ఆశించిన పని పనితీరు ఎలా అంచనా వేయబడుతుంది మరియు అనేక ఇతర సమస్యలు మొదటిసారి మీరు ఈ ఫార్మాట్లో సిలబస్కు వ్రాసేటప్పుడు చాలా గంభీరంగా మరియు అనవసరంగా అనిపించవచ్చు కానీ మీరు సంవత్సరానికి ఒకసారి అలా చేస్తే మీరు దానిలోని అంశాలను కొద్దిగా సర్దుబాటు చేసే అవకాశం ఉంది కాబట్టి సిలబస్ను ఒక సెమిస్టర్ నుండి మరొక సెమిస్టర్కు అప్గ్రేడ్ చేయడం లేదా సవరించడం ఉపాధ్యాయుడికి పెద్ద భారం కాదు కోర్సు ప్రారంభంలో వ్రాతపూర్వక సిలబస్ను పంపిణీ చేయడం ద్వారా బోధకుడు తరగతి కోసం నిరీక్షణ గురించి విద్యార్థుల అపార్థాలను తగ్గించవచ్చు ఇది ఉపాధ్యాయునికి స్పష్టంగా ఉండవచ్చు కానీ అది విద్యార్థికి అంత స్పష్టంగా తెలియకపోవచ్చు ఇది కమ్యూనికేట్ చేయకపోతే విద్యార్థి తప్పుగా అర్థం చేసుకుని చెల్లిస్తాడు ఈ అపార్థాన్ని తొలగించడానికి బాగా వ్రాసిన సిలబస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సిలబస్ సెమిస్టర్ అంతటా అధ్యాపకులను ట్రాక్ చేయగలదు మరియు కోర్సు ఏ సమయంలోనైనా నిలిచిపోకుండా చూసుకోవచ్చు మీరు ముందుకు సాగాలి మరియు మీరు చేరుకోవడానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి పేర్కొన్న లక్ష్యం ఫలితాలను సాధించడానికి విద్యార్థులను సులభతరం చేయడమే ప్రధాన లక్ష్యం సిలబస్ యొక్క భాగాలు చాలా ఉన్నాయి దీని లక్ష్యం ఏమిటనే దాని గురించి కోర్సు ఏమిటో చెప్పి ఒకటి లేదా రెండు వాక్యాలు రాయడం ఎల్లప్పుడూ మంచిది కోర్సు అవలోకనం మరియు సందర్భం మిగిలిన ప్రోగ్రామ్తో కోర్సు యొక్క సంబంధం కోర్సు యొక్క స్వభావం వృత్తికి దాని ప్రాముఖ్యత మరియు బోధకుడు తీసుకోవటానికి ప్రతిపాదించిన విధానం విశ్లేషణ దశలో ఇది సృష్టించబడింది విశ్లేషణ సందర్భం లో వ్రాసిన విధానాన్ని కోర్సు సందర్భం మరియు అవలోకనం ఇక్కడికి తీసుకురావాలి కోర్సు ఫలితాలను వ్రాయండి ఇవి విశ్లేషణ దశలో కూడా తయారు చేయబడ్డాయి మరియు వాటిని ఇక్కడకు తీసుకురండి మీరు 6 2 కోర్సు ఫలితాలను వ్రాస్తుంటే కోర్సు సామర్థ్యాలు కోర్సు యొక్క కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన అంశాల జాబితా అభ్యాస వనరులు పాఠ్యపుస్తకాలు సూచనలు మరియు ఉల్లేఖించిన ఇంటర్నెట్ లింకులు అభ్యాస వనరులను కలిగి ఉంటాయి కొన్ని అకాడెమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వాడుతుంటే పుస్తకాలు మరియు ఇంటర్నెట్ నుండి కొన్ని క్యూరేటెడ్ మెటీరియల్ను కూడా టీచర్ తయారు చేసి అందుబాటులో ఉంచవచ్చు డిజైన్ దశలో నిర్ణయించినట్లు అసెస్మెంట్ సరళిని పేర్కొనాలి CIE కోసం ఎంత శాతం దానిలోని భాగాలు ఏమిటి దానికి ఎంత వెయిటేజ్ ఇవ్వబడింది SEE కి ఎంత శాతం మరియు సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి మీకు ఏ పరిమితులు ఉన్నాయి అనే దాని గురించి కూడా అసెస్మెంట్ సరళి మాట్లాడుతుంది డిజైన్ దశలో ఏమి జరిగిందో ఇక్కడ ఉంచాలి హాజరు విధానం కళాశాల విశ్వవిద్యాలయ నిబంధనలు మరియు బోధకుడి నిబంధనల ప్రకారం కనీస హాజరు అవసరం ఒక స్వయంప్రతిపత్త కళాశాలలో ఒక బోధకుడు అదనంగా నిర్దేశించవచ్చు కాని అనుబంధ కళాశాలలో ఇది నిబంధనలను నిర్ణయించే విశ్వవిద్యాలయం అవసరమైన చర్యలు ఏమిటి హాజరు విధానంలో భాగం కూడా ఉన్నాయి బోధనా షెడ్యూల్ నిర్దిష్ట తేదీలను ఇచ్చే తరగతి గది మరియు ప్రయోగశాల షెడ్యూల్ కోర్సు అందించే ప్రతిసారీ తేదీలు మారుతాయి కాబట్టి తేదీలతో ఉపన్యాస ప్రణాళిక చేర్చాల్సిన అవసరం ఉంది అసైన్మెంట్లు 2 అసైన్మెంట్లు ప్లాన్ చేస్తే ఉపాధ్యాయుడు ఈ పనులను ముందుగానే సిద్ధం చేయాలని అవి ఏ సమయంలో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయో విద్యార్థులు ఏ సమయంలో సమర్పించాల్సిన అవసరం ఉందో మరియు అసైన్మెంట్ యొక్క స్వభావం అది సమూహమా అని లేదా వ్యక్తిగత పనులను మరియు మొదలైనవి ఇది 2 లేదా 3 అసైన్మెంట్లు అయినా మరియు అన్ని వివరాలు తేదీలతో సహా కలిసి ఉండాలి పరీక్షలు మరియు పనుల కోసం మూల్యాంకన విధానాలు మరియు ఏదైనా రుబ్రిక్స్ ఉపయోగిస్తుంటే అసెస్మెంట్ యొక్క అన్ని నిర్మాణం లేదా పరీక్షలు మరియు అసైన్మెంట్ చాలా స్పష్టంగా పేర్కొనబడాలి ఉదాహరణకు ఒక అసైన్మెంట్ పరిష్కరించడానికి 2 సమస్యలు మాత్రమే ఉండవచ్చు కాని అసైన్మెంట్లు పాక్షికంగా అర్థం చేసుకోకుండా మరియు కొంతవరకు వర్తించే వర్గం నుండి ఎక్కువ ప్రశ్నలను కలిగి ఉంటాయి కాబట్టి మీరు అనుసరిస్తున్న రుబ్రిక్లకు మీరు ఏ మార్కులు కేటాయించారో విద్యార్థి ఒక నివేదిక రాయాలనుకుంటే మూల్యాంకన విధానంలో భాగంగా ఉండాలి ఆలస్యమైన అసైన్మెంట్ సమర్పణ విధానం అప్పగింత సమర్పణ కోసం ఒక అభ్యాస నిర్వహణ వ్యవస్థ ఉంటే అది నిర్ణీత సమయం తర్వాత విద్యార్థి సమర్పించిన ఏదైనా తిరస్కరిస్తుంది ఆలస్యంగా అప్పగించిన సమర్పణ విధానాన్ని ముందుగానే వ్రాసి కమ్యూనికేట్ చేయాలి కొన్నిసార్లు మీకు మేకప్ పరీక్ష లేదా పని విధానం ఉంటుంది కేటాయింపులలో నివేదికలు ఉంటే అనుసరించాల్సిన సూచనలు ఇవ్వడానికి సైటేషన్ శైలిని తెలియజేయాలి సైటేషన్ ఎలా ఇవ్వాలో చూపించడానికి నమూనాలను ఇవ్వవచ్చు ప్రవర్తన అంచనాలు విద్యార్థుల ప్రవర్తన యొక్క బోధకుల అంచనాలు తరగతికి వచ్చే సమయం సెల్ ఫోన్ల వాడకం మొబైల్ ఇంటర్నెట్ పరికరాలు మరియు ల్యాప్టాప్లకు సంబంధించి అకడమిక్ నిజాయితీ మోసం లేదా దోపిడీకి సంబంధించిన నియమాలు సాధారణంగా కళాశాల లేదా విశ్వవిద్యాలయం ద్వారానే ఉంటాయి ఆ సమాచారాన్ని కూడా ఇక్కడ చేర్చాలి విద్యార్థులు తమకు ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయుడిని ఎప్పుడు కలుసుకోవాలో తెలుసుకోవాలనుకుంటారు ఒకవేళ బోధకుడు అలాంటిది మరియు వారంలో అలాంటి గంటను చెబితే అతను అందుబాటులో ఉంటాడు మరియు ఎవరైనా వచ్చి ఆ కోర్సుకు సంబంధించి మాత్రమే అతన్ని కలవవచ్చు బోధనా సహాయకులు ఏదైనా ఉంటే ఎలా సంప్రదించాలి అనే సమాచారం కూడా అందుబాటులో ఉంచాలి ఈ రోజుల్లో కళాశాలలు సంస్థలు విభిన్న సామర్థ్యం గల దివ్యంగ్స్ అనబడే విద్యార్థులను చేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నాయి దివ్యంగ్ విద్యార్థులు ఉంటే అందుబాటులో ఉన్న నిర్దిష్ట సహాయక వ్యవస్థను కూడా స్పష్టంగా పేర్కొనాలి NAAC మరియు NBA రెండూ కళాశాలలు సంస్థల నుండి దివ్యంగ్స్ ఏర్పాట్ల గురించి స్పష్టంగా సమాచారాన్ని కోరుకుంటాయి సిలబస్ యొక్క భాగాలలో సుమారు 17 18 అంశాలు ఉన్నాయి మరియు ఈ అంశాలలో దేనినైనా మీ సందర్భంలో లేదా మీ కోర్సుకు సంబంధించినవి కాదని మీరు భావిస్తే అవి తొలగించవచ్చు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ పరికరాల్లో ప్రాప్యత చేయగలిగేటప్పుడు మీరు తరగతిలోని మొదటి రోజున వాట్సాప్లోని విద్యార్థులతో దీన్ని పంచుకోవచ్చు లేదా కోర్సు ప్రారంభమయ్యే ముందు దీన్ని మీ కోర్సు కోసం నమోదు చేసుకున్న విద్యార్థులతో పంచుకోవచ్చు విద్యార్థుల నుండి ఆశించినది చాలా స్పష్టంగా ఉంది తద్వారా ఎటువంటి అపార్థాలు మరియు దాని పర్యవసానాలు ఉండవు సాంకేతికత మారుతూ ఉన్నందున మీరు వనరుల కోసం ప్లాన్ చేయాలి వాస్తవానికి మీకు ఏదైనా కావాలి కానీ అది సంస్థలో అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి వనరులకు సంబంధించి సెమిస్టర్ ప్రారంభమయ్యే ముందు మీరు కొద్దిగా ముందస్తు చర్య తీసుకోవాలి ఉదాహరణకు ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మరియు డెలివరీ టెక్నాలజీని బట్టి కోర్సును నిర్వహించడానికి అవసరమైన వనరులను ప్రణాళిక చేయాలి అది ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం సమూహ చర్చలు ముఖ్యమైన తరగతి గది కార్యకలాపాలను కలిగి ఉంటే అటువంటి చర్యను అనుమతించాలి మీకు కఠినమైన బెంచీలు మరియు కుర్చీలు ఉండకూడదు మరియు సమూహ చర్చలను ఆశించవచ్చు ఇది ఇప్పుడు చాలా ముఖ్యమైనది కాకపోయినా ఇది పెరిగే అవకాశం ఉంది విద్యార్థులు తరగతి గదిలోని ల్యాప్టాప్లు లేదా టాబ్లెట్ అందుబాటులో ఉంచాలి ఒక ఎల్సిడి ప్రొజెక్టర్ను ఉపయోగించాలని ప్రతిపాదించినట్లయితే ప్రొజెక్టర్కు ఇన్పుట్ ఎలా నిర్వహించాలో ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయుడు తన ల్యాప్టాప్ను తీసుకురావాలా ఉదాహరణకు నేను ఒకరి నుండి ఆహ్వానించబడిన ఉపన్యాసం కలిగి ఉండవచ్చు అతను పెన్ డ్రైవ్ మాత్రమే తీసుకురావచ్చు ఎవరైనా పెన్ డ్రైవ్ మరియు ప్రస్తుత ఉపన్యాసం ఉంచగలరా మీరు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఉపయోగించి కోర్సు నిర్వహిస్తుంటే ఎల్ఎంఎస్కు అవసరమైన కనెక్టివిటీని తయారు చేయాలి మీరు MOODLE ఉపయోగిస్తుంటే మరియు విద్యార్థి చిన్న క్విజ్కు సమాధానం ఇస్తారని మీరు అనుకుంటే మీకు తరగతి విద్యార్థుల Wi Fi కనెక్టివిటీ లేకపోతే తప్ప విద్యార్థుల ప్రతిస్పందనలను సేకరించలేరు కొంతమంది బోధకులు ఫ్లిప్చార్ట్లు పెద్ద మ్యాప్లను చూపించడం కళాఖండాలు చూపించడం పరికరాన్ని ప్రదర్శించడం లేదా ప్రయోగం చేయడం వంటి వాటిని ఉపయోగించాలనుకోవచ్చు ఈ ఏర్పాట్లలో చాలా వరకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం మరియు ఈ విషయాలన్నీ జరుగుతాయని ఆశించే మొదటి తరగతికి వెళ్ళలేరు ఉదాహరణకు కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయానికి తెచ్చి మొదట విచ్ఛిన్నం చేసేవాడు వాస్తవానికి మీరు మీలో ఎవరికైనా సిఫారసు చేయబోవడం లేదు మీరు ఏదైనా తీసుకురావడం ప్రారంభించాలి మరియు దానిని తరగతిలో విచ్ఛిన్నం చేయాలి కాని అతను పనులను చేసే విధానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఒక ఉపాధ్యాయుడు చేయాలనుకునే ఏదైనా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి బోధకుడికి విద్యార్థుల దృక్పథం కూడా ఉండాలి నా వద్దకు ఎలాంటి విద్యార్థులు వస్తున్నారు మీరు దీన్ని మూసగా మార్చలేరు మరియు కొంతమంది విద్యార్థులను మినహాయించి విద్యార్థులందరూ చెడ్డవారని చెప్పలేరు ఆ రకమైన స్టీరియో టైప్ ఇమేజ్తో ఉండడం మంచిది కాదు భారతదేశంలో ఏదో ఒకవిధంగా ఇంజనీరింగ్ విద్యను "ఎవరైనా చేయగలరు" అని భావించారు మరియు ఇది కొంత అర్ధవంతమైన ఉపాధి లోకి రావడానికి ఒక మార్గం 90 ల ప్రారంభంలో చాలా సామాజిక ఒత్తిడి ఉంది మరియు తల్లిదండ్రులు తమ వార్డులను ఇంజనీరింగ్ చేయాలని కోరుకున్నారు మరియు ఇంజనీరింగ్ సంస్థల అపూర్వమైన వృద్ధి ఉంది ఇది కూడా ప్రైవేటీకరించబడింది మీరు సీట్లను నింపాలి మరియు ఒకసారి మీరు సీట్లను భర్తీ చేయవలసి వస్తే విద్యార్థుల ప్రవేశ స్థాయి సామర్థ్యాన్ని తగ్గించడానికి రాజకీయ మరియు ఇతర సామాజిక ఒత్తిడి మరోసారి ఉంది ఎవరైనా 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఇంజనీరింగ్ లో చేరటానికి అర్హులు

మీరు సిఇటి ఆ సంస్థలలోని ఉపాధ్యాయులు దాని గురించి ఫిర్యాదు చేయలేరు కళాశాల మీకు ఉపాధిని ఇస్తోంది మీరు ఒక ఉపాధ్యాయుడు మరియు మీతో ఉన్న విద్యార్థులు వీరుకాబట్టి మీరు విద్యార్థులతో మరియు మీ వద్ద ఉన్న పాఠ్యాంశాలతో ఉత్తమమైన పని చేయాలి మీరు మీ తరగతికి మరియు మీ తరగతి యొక్క రకమైన కూర్పుకు అనుగుణంగా మీ సూచనలను సర్దుబాటు చేయాలి తరగతి యొక్క సామర్థ్యం మరియు ప్రేరణ ప్రొఫైల్ బోధన మరియు అభ్యాసంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఒక కోర్సు కోసం బహుళ విభాగాలు ఉంటే విద్యార్థుల ఈ ప్రొఫైల్ సంవత్సరానికి లేదా విభాగానికి మారుతుంది కాబట్టి మేము సూచించేది విద్యార్థుల సుమారు ప్రొఫైల్ మరియు ప్రేరణ వంటి ప్రొఫైల్ను సృష్టించవచ్చు ఉదాహరణకు మీలో చాలా మంది ఉపాధ్యాయులు ఈ ప్రేరణ సమస్యను ఎదుర్కొన్నారు ఎందుకంటే ఖచ్చితంగా సున్నా ప్రేరణ ఇంజనీరింగ్ ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ చేయడానికి తల్లిదండ్రులచే నెట్టబడతారు ఆ విద్యార్థులు కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తారు మరియు ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడరు కొన్నిసార్లు వారు అందరూ విద్యార్థులతో చదువు కలిసి పోవటానికి చాలా కష్టపడతారు నేను కొన్ని 5 స్థాయిలు మరియు విద్యార్థుల సంఖ్యగా విభజిస్తాను వారి సామర్థ్యాలు మరియు ప్రేరణలకు సంబంధించి వారు ఎలా పంపిణీ చేయబడతారు నేను దానిని కలిగి ఉంటే ఇది నా సూచనలను ప్లాన్ చేయడానికి నాకు ఉపయోగపడే నేపథ్యం దీనికి సంబంధించి నేను ఒక సూత్రాన్ని సృష్టించగలను ఒక ఉపాధ్యాయుడు నా బోధనను ఏ స్థాయిలో ప్లాన్ చేస్తాను మరియు వాస్తవానికి అతని ఆమె విద్యార్థుల అవగాహన ఆధారంగా కోర్సును నిర్వహిస్తాను మీరు పనిచేస్తున్న ఫ్రేమ్వర్క్లోనే మీ కోర్సు యొక్క సిలబస్ను వ్రాయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మీరు బోధించిన కోర్సు మీకు బాగా తెలుసు మీరు చేయగలిగేది మేము మాట్లాడిన 17 18 అంశాలను చూడండి మునుపటి దశల్లో చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి ఈ క్రమంలో ఆ అంశాలను అమర్చండి మీరు మాతో భాగస్వామ్యం చేయగలిగితే మేము అభినందిస్తున్నాము అమలు దశ 2 అయిన తదుపరి యూనిట్లో అమలు దశ యొక్క మిగిలిన ప్రక్రియను పరిశీలిస్తాము మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు